ఉన్నాము

ఈ అధ్యాయంలోని మొదటి భాగంలో లెక్చర్ 3 1లో మనం సంఖ్యా అవకలనం గురుంచి తెలుసుకున్నాం మనం ఇచ్చిన ఫంక్షన్కి f' ఎలా కంప్యూట్ చేయాలో తెలుసుకున్నాం ఈ ప్రస్తుత అధ్యాయంలో మనం ఒక ఆచరణాత్మక ఉదాహరణ మరియు ఒక ఏక అస్థిరరాశి సమస్యకు ఉన్నత ఉత్పానాలు కనుగోనడం తెలుసుకుందాం ప్రత్యేకంగా f"' గురుంచిన కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం ఇంతకుముందు లెక్చర్లో మొదటి ఉత్పానం ఎలా కంప్యూట్ చేయాలో చూసాం ఇప్పుడు దానికి బదులు సెంట్రల్ డిఫరెన్స్ సూత్రం ఉపయోగించి రెండవ ఉత్పానం కంప్యూట్ చేయాలంటే f" fx h 2 f f h2 అవుతుంది xh మరియు అని వ్రాసే బదులు నేను i1 మరియు i పాదాంకాలు వాడుతున్నాను మనం ముందటి లెక్చర్లో చూసిన ఈ సెంట్రల్ డిఫరేన్స్ సూత్రం యొక్క ఖచ్ఛితత్వం h2 ముందటి లెక్చర్ గుర్తుచేసుకుంటే ఈ f fi1 fi 1 మొత్తాన్ని 2h తో భాజిస్తే వస్తుంది అది సెంట్రల్ డిఫరేన్స్ సూత్రం ఉపయోగించగా వచ్చిన మొదటి భేదం మరియు మొదటి ఉత్పానం పైనది రెండవ ఉత్పానం యొక్క సూత్రం ఆ తరువాతది మూడోవ ఉత్పానం యొక్క సూత్రం అలాగే తరువాతవి కూడా మనం ఈ విధంగా ఉన్నతమైన ఉత్పానాలు కనుగొనచ్చు ఇక్కడ వుండాల్సినది h క్యూబ్డ్ h స్క్వేర్డ్ కాదు ఈ లెక్చర్లో మనం రెండవ ఉత్పానం గురుంచి మాత్రమే తెలుసుకుందాం ఇప్పుడు మనం f tan 1 సమస్యను మళ్ళీ చూద్దాం f "ని కంప్యూట్ చేద్దాం సరే ఇప్పుడు మనం మ్యాట్లాబ్ కి వెళ్ళి xa వద్ద f " ని కనుగొందాం ఇక్కడ a1 మరియు hహ్ 1e 4 మనం టాన్ విలోమం యొక్క f " ఇక్కడ ఇవ్వబడిన సూత్రంతో కంప్యూట్ చేద్దామనుకుంటున్నాం వీడియో మొదలు 0232 trueVal యొక్క విలువ 2 ని a తో గుణించగా వచ్చినదాన్ని 1a2 యొక్క వర్గంతో భాగించాలి ఈ మొత్తాన్ని నెగటివ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను నెగటివ్ చిహ్నం పెడుతున్నాను ఇది మన trueVal trueVal 0 ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఉన్న సూత్రం ద్వారా సంఖ్యా ఉత్పానం కనుగొందాం అది a h 2f f h2 f అంటే ఇక్కడ atan మాత్రమే వీడియో మొదలు 0307 ఇక్కడ numDiff atan a h 2రెట్లు atan 2 atan atan ఇప్పుడు ఈ మొత్తాన్ని బ్రాకెట్లలో ఉంచి h2 తో భాగిస్తున్నాం ఇది మన numDiff అవుతుంది ఈ numDiff ఇంచుమించు 0 5తో సమానం trueVal మరియు మధ్య numDiff తేడా అనగా ఎర్రర్ absval క్షమించండి abs ఇంకా ఈ ఎర్రర్ యొక్క క్రమం 1 4 10 8 ఇప్పటి వరకు మనం x యొక్క టాన్ విలోమానికి f కనుగొన్నాం ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం

ఈ ఉదాహరణ కంప్యూటేషనల్ టెక్నీక్స్ కోర్సులోని ఆరవ అధ్యాయం రెండో భాగం నుండి తీసుకున్నాం ఇందులో f 2 x ln x ఈ రోజు మనం ఏమి చేయబోతున్నామంటే ఈ ఫంక్షన్కి సంఖ్యా ఉత్పానాలు ఉపయోగించి f x మరియు f x కనుగొందాం ఈ దశలో మీకు నేను సూచిస్తుంది ఏమిటంటే మీరు ఇంతకు ముందు లెక్చర్ నుండి ఇంతవరకు ఈ సమస్యను పరిష్కరించకుంటే ఈ వీడియోను ఇక్కడ బహుశ పాజ్ చేసి f x మరియు f x పరిష్కరించడానికి ముందు కొన్ని నిమిషాలు కేటాయించండి మీరు బహుశ దీనిని కేవలం ఒక్క h దశ పరిణామానికి కి చెయ్యచ్చు ఉదాహరణకి h 10 4 తీసుకొని ఈ సమస్యను పరిష్కరిద్దాం ఇంతలో నేను మ్యాట్లాబ్లో ఈ సమస్య యొక్క ఫలితాన్ని కనుగొంటాను సరే ఇప్పుడు నేను స్క్రీన్ క్లియర్ చేసాను ఇప్పుడు రెండవ సమస్య 2 x ln x numDiff2 అనగా సంఖ్యా అవకలన ని ఎడిట్ చేస్తున్నా ఇప్పుడు చూద్దాం మనం దీనిని ఎక్కడ కనుగొనాలో దీనిని మళ్ళీ కంప్యూట్ చేయాలనుకుందాం x దగ్గర a 1 మరియు h 1 e 4 fx h ని f1 అనుకుందాం f f2 మరియు f f3 ఇంక ఇది 2 a అవుతుంది క్షమించండి 2 a h అయితే నేను ఈ విధంగా వ్రాస్తాను x a h f1 2 x log TrueVal trueVal1 f ని అనుకుందాం అది 1 అవుతుంది అంటే 1 trueVal2 - 1 a2 అవుతుంది సంఖ్యా ఉత్పానాలు కనుగొనడానికి మనకు కావలసినవి ఇవే వీడియో ముగింపు 0412 numDiff1 అంటే f అది f1 f3 ని 2h తో భాగిస్తే వస్తుంది వీడియో మొదలు 0755 f1 f3 ని 2h తో భాగించడం numDiff2 f1 2f2 f3 అంటే f1 2 ని f2 తో గుణించిf3 కూడి మొత్తాన్ని h వర్గంతో భాగించడం అది మన numDiff2 err1 abs అయితే మనం దీన్ని numDiff అనేకంటే numVal అని అందాము షిఫ్ట్ మరియు ఎంటర్ ని shiftEnter ప్రెస్స్ చెయ్యండి అప్పుడు అన్ని విలువలు numVal2 కి మారతాయి కాబట్టి err1 మరియు err2 abs trueVal1 క్షమించండి trueVal2 numVal2 ఇప్పుడు దీనిని సేవ్ చేసి రన్ చేద్దాం మనకు err1 3 10 9 మరియు err2 5 10 9 వస్తుంది numVal1 చూస్తే 310 9 వస్తుంది trueVal1 0 వస్తుందనుకుంటే numVal2 1 వచ్చింది మనం trueVal1 క్షమించండి trueVal2 కూడా 1 వస్తుందని ఆశించాము కాబట్టి మనం చూడచ్చు సెంట్రల్ డిఫరెన్స్ సూత్రం ఉపయోగించి h 10 4 వద్ద ఎర్రర్ చాల తక్కువ వస్తుందని వీడియో సంపూర్తి 1005 దీనితో మనం రెండవ ఉదాహరణ 2 x ln x యొక్క సంఖ్యా అవకలన పూర్తిచేసాం ఇప్పుడు మనం ఒక ఆచరణాత్మక సమస్య ను చూద్దాం ఇది రసాయన శాస్త్రంలోనిది మనకందరికి తెలుసు ఒక ప్రతిచర్య యొక్క మార్పుదల ని ఇక్కడ చూపిన అర్హీనియస్ పద్ధతిలో వ్రాయవచ్చని కాబట్టి రేట్ kని e E RT తో గుణించగా వచ్చిన మొత్తాన్ని గాఢత యొక్క 1 25 పవర్ తో గుణించడం మార్పుదల స్థిరాంకం k1000 మరియు ER 2500 ఇప్పుడు మ్యట్లాబ్కి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిద్దాం వీడియో మొదలు 1046 మార్పుదల స్థిరాంకం అవకలన ను ఎడిట్ చేద్దాం r k ని e E RT C 1 25 తో గుణించగా వచ్చేది స్థిరాంకాలు aER మరియు k k 1000 and ER2500 0 మరియు t 600 వద్ద అవకలన చెద్దాం సరేనా ఇప్పుడు దీని యొక్క సంఖ్యా ఉత్పానం చూద్దాం ఇక్కడ ఉష్ణోగ్రత మారుతుంటుంది కాబట్టి e E RT ప్రాధమికంగా E RT యొక్క స్క్వేర్ ని రేట్ rతో గుణించగా వచ్చేది కాబట్టి ముందుగా రేట్ rని లెక్కిందాం r k exp e r t దాన్ని c 1 25తో గుణించాలి ఇది మార్పుదల రేట్ trueVal rని e r t2తో గుణించగా వచ్చేది ఇది మన trueVal ఇప్పుడు సంఖ్యా అవకలనానికి మనం r1 లెక్కించాలి ఈ r1 కేవలం kని e పవర్ ఈ దానితో గుణించగా వచ్చేది అయితే మనం ఇక్కడ t బదులుగా th తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్నదాని మాత్రమే కాపీ చేద్దాం తరువాత మనం సెంట్రల్ డిఫరెన్స్ సూత్రం ఉపయోగించి ఇక్కడ th పెడదాం ఇక్కడ ఉన్నదాని కాపీ చేసి పేస్ట్ చేద్దాం ఇంకా r2 అవుతుంది ఇంకా numVal r2 క్షమించండి r1 r2 2 h అవుతుంది అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే h యొక్క విలువ ఎంత తీసుకోవాలని కాబట్టి hని ఇంతకు ముందు చేసినట్లుగానే h1 10 4 అని తీసుకుందాం ఇంకా ఎర్రర్ abs అవుతుంది దీనిని ఈ ప్రాబ్లంని సేవ్ చేసి రన్ చేద్దాం దీనిలో ఏ ఎర్రర్ లేదని ఆశిద్దాం ఇప్పుడు ఇది రన్ అయ్యింది ఎర్రర్ అంటే trueVal మరియు numVal యొక్క భేదం 4 10 11 వచ్చింది trueVal 0 1077 మరియు numVal కూడా ఇంచుమించు 0 వీడియో సంపూర్తి 1432 దీనితో మన సమస్య సెంట్రల్ డిఫరెన్స్ సూత్రాన్ని ఉపయోగించి drdt ని t600 వద్ద కనుగొనడం పూర్తయింది ఇక్కడ r అంటే అర్హీనియస్ పద్ధతిలోని రసాయన ప్రతిచర్య యొక్క మార్పుదల మీరు ఏమిచేయవచ్చునంటే మరిన్ని h విలువలతో జరిగే మార్పులను గమనించవచ్చును h విలువ హెచ్చుతగ్గులతో drdt లోని ఎర్రర్ ఏలా మారుతుందో గమనించవచ్చును మనం ఇంతకు ముందు లెక్చర్లో చూసాము h యొక్క ఆప్టిమం విలువ సెంట్రల్ డిఫరెన్స్ సూత్రంతో మేషీన్ ప్రిసిషన్ యొక్క 13 పవర్ తో సమానం సమగ్ర ఉష్ణోగ్రత అనే ఆశ్రితరాశి యొక్క క్రమం 1 అయినప్పుడు మేషీన్ ప్రిసిషన్ యొక్క 13 పవర్ అవుతుంది ఆశ్రితరాశి మరియొక్క క్రమం అయితే h యొక్క ఆప్టిమం విలువ కూడా తదనుగుణంగా మారుతుంది ఈ ఉదాహరణ చూసే ముందు మనం ఇంకో ఉదాహరణ 2 x ln x యొక్క f మరియు f సెంట్రల్ డిఫరెన్స్ సూత్రాన్ని ఉపయోగించి కనుగొన్నాము h యొక్క ఆప్టిమం విలువ epsilon 1 3 వచ్చింది మరోపక్క సెంట్రల్ డిఫరెన్స్ సూత్రం రెండవ ఉత్పానం ఉపయోగిస్తే h యొక్క ఆప్టిమం విలువ epsilon 1 4 వచ్చింది ఇది కూడ మీరు అభ్యాసం కొరకు దృవీకరించుకోవచ్చును తరువాత లెక్చర్లో మనం ఈ భౌతిక ఉదాహరణ లోని ప్రతిచర్య యొక్క మార్పుదల ని తిరిగి చూద్దాం దీనితో నేను లెక్చర్ 3 2ని ముగిస్తున్నాను తిరిగి తరువాత క్లాస్లో కలుద్దాం ధన్యవాదములు నమస్తే